సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారిత నెట్వర్క్లు ఎలా ఉన్నాయో మనం చర్చిస్తున్నాముఇంటర్నెట్ మాత్రమే కాకుండా మొబైల్ ఫోన్ నెట్వర్క్ లేదా మొబైల్ ఇంటర్నెట్ గురించి కూడా చర్చిస్తాము దీని అర్థం ఇంటర్నెట్ స్మార్ట్ఫోన్లు టాబ్లెట్లు లేదా వివిధ రకాల స్టోర్ ఫార్వర్డ్ టెలిఫోన్ ఆధారిత నెట్వర్క్లు వాయిస్ ఓవర్ IP డెలివరీ మరియు దాని ఆధారంగా వాట్సాప్ వంటి వివిధ రకాల నెట్వర్క్లు మొదలైన వాటి గురించి మనం చర్చిస్తున్నాము ఈ నెట్వర్క్లు వాస్తవానికి సేవల పరిశ్రమలకు డెలివరీ కోసం మరొక అనుకూలమైన ఛానెల్గా చాలా ప్రయోజనకరంగా ఉండేవి సేవలలో వినియోగదారులు సేవా స్థానానికి ఎలా వస్తారో మనం చర్చించాము అవి దంతవైద్యుడి వద్దకు వెళ్లడం లేదా మనం నర్సింగ్ హోమ్కు వెళ్లడం లేదా ఇంటి వద్దకే వినియోగదారునికి వద్ద కే వైద్య సేవ వస్తుంది కదా అటువంటివి ఉదాహరణకు ఇంటి వద్ద నే వైద్య సంరక్షణ లేదా శ్వాసకోశ సహాయక కర్మాగారంలో పూర్తి ఆక్సిజన్ సరఫరా కర్మాగారాన్ని అద్దెకు తీసుకొని ఇంట్లో ఏర్పాటు చేయవచ్చు మరియు మొత్తం లావాదేవీని టెలిఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా అద్దెకు తీసుకోవచ్చు మరియు సేవ అందుబాటులో ఉంటుంది వినియోగదారుడు తన సౌలభ్యం మేరకు తన ఇంటి వద్ద నే చేసుకోవచ్చు కాబట్టి ప్రారంభంలో ఈ ICT నెట్వర్క్లు టెలిఫోన్ ఇంటర్నెట్ మొదలైనవి సర్వీసు లభ్యతను 9 నుండి 7 లేదా 9 11 కి విస్తరించాయి ఇది వారానికి 7 రోజులు 24 గంటల సేవగా మారింది ఇది లావాదేవీల కోసం సృష్టించబడిన అవకాశాలను కూడా కలిగి ఉంది మునుపటి చర్చలో మనం చూసినట్లుగా ఇది ఒక హోటల్లో ఉంటున్న కోర్ సర్వీస్ను రిమోట్ ద్వారా నెట్ ద్వారా నిర్వహించే సర్వీస్ ఆర్కిటెక్చర్ ఇతర పూల రేకుల ద్వారా లేదా టెలిఫోన్ ద్వారా భర్తీ చేయవచ్చు కాబట్టి ప్రారంభంలో నెట్వర్క్ సర్వీస్ డెలివరీ కోసం మరొక ఛానెల్ కాబట్టి 'సైబర్స్పేస్లో సేవలను అందిస్తాము' ఈ శీర్షిక ని మీరు స్క్రీన్పై మీరు చూస్తున్నట్లుగా మన వద్ద భౌతిక దుకాణాలు సర్వీస్ డెలివరీ కోసం భౌతిక టచ్పాయింట్లు ఉన్నాయి ఆపై అసలు సర్వీస్ డెలివరీ కోసం మాకు సైబర్ టచ్ పాయింట్లు లేదా వర్చువల్ టచ్ పాయింట్లు ఉన్నాయి కానీ నెట్వర్క్ ఈ టెక్నాలజీ ఆధారిత నెట్వర్క్లన్నీ మనం ఉదాహరణలతో చర్చిస్తున్నందున ఛానెల్ల యొక్క మరొక వ్యక్తీకరణం కాదని త్వరలో మనం అర్థం చేసుకున్నాము వారు అసలు సేవలను మార్చడం మరియు అనేక కొత్త రకాల సేవలను సృష్టించడం ప్రారంభించారు ఉదాహరణకు హాంకాంగ్లో వారు ఆక్టోపస్ని ప్రవేశపెట్టారు ఇది మొదట్లో హాంకాంగ్ మెట్రోలో ఛార్జీలు చెల్లించడానికి కాంటాక్ట్లెస్ ప్రీపెయిడ్ కార్డ్ కాబట్టి రద్దీ సమయాల్లో మీరు మీ జేబులో నుండి కార్డును తీసివేసి మెషీన్కు సమర్పించాల్సిన అవసరం లేదు అది మీ జేబులో ఉంటే మీరు లోపలికి వచ్చారని గ్రహించి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఛార్జీని ఆటోమేటిక్గా డెబిట్ చేస్తుంది ప్రారంభంలో మీరు మీ వాలెట్ని తీసి సెన్సార్ ప్యాడ్ ముందు ప్రదర్శించాలి కానీ ఈ రోజుల్లో మీరు రైలు లేదా మెట్రో ఎక్కేటప్పుడు లేదా మీరు దిగేటప్పుడు అది ఇప్పుడే అర్థమవుతుంది అయితే ఆక్టోపస్ అని ఎందుకు పిలవబడింది అంటే ఆక్టోపస్కు అనేక టెంటాకిల్స్ ఉన్నందున మరియు ఈ కార్డ్ అనగా ఈ స్టోర్డ్ వాల్యూ కార్డు డెబిట్ కార్డ్ విధమైన ప్రీపెయిడ్ కార్డ్ విధమైనదని త్వరలోనే గ్రహించబడింది ఇది బహుళ ఇతర సేవల కోసం ఉపయోగించవచ్చు కాబట్టి ఈ ఆక్టోపస్ ఆధారంగా అన్ని రకాల మైక్రో చెల్లింపు సేవలు హాంకాంగ్లో అభివృద్ధి చేయబడ్డాయి వాటిలో చాలావరకు వినియోగదారులు స్వయంగా సృష్టించారు వారు అనేక రకాల వినియోగాలను ఆవిష్కరించారు ఈ రోజు ఢిల్లీ మెట్రో లేదా బొంబాయి మెట్రో అటువంటి కార్డులను జారీ చేయడాన్ని ఏదీ ఆపలేదు తర్వాత వాటిని స్నాక్స్ లేదా పానీయాలు లేదా చిన్న కిరాణా వస్తువులను కొనుగోలు చేయడానికి వివిధ రకాల చిన్న విలువ చెల్లింపులకు ఉపయోగించవచ్చు మరియు కనుక ఇది సమాంతరంగా లేదా ప్రత్యామ్నాయ చెల్లింపుగా మారుతుంది మరియు దాని ఆధారంగా అనేక రకాల నగదు రహిత లావాదేవీలు సాధ్యమవుతాయి సేవల నిర్గమాంశను మెరుగుపరుస్తాయి మరియు విభిన్న విధమైన మరింత సమర్థవంతమైన డెలివరీ యంత్రాంగాలను సృష్టిస్తాయి లేదా ఉదాహరణకు ఈ సాంకేతికతలు ముందు చర్చించిన ఈ షాట్లను తీయండి అందువల్ల కొత్త సేవా ప్రక్రియలను రూపొందించండి ఇది మునుపటి కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఇకపై వరుసలో ఉండాల్సిన అవసరం లేదు విమానాశ్రయంలో సుదీర్ఘ వరుస లో వేచి ఉండనవసరం లేదు ఈ యంత్రం అందించే స్వీయ సేవ సాంకేతికతను ఉపయోగించి మీరు స్వీయ తనిఖీ చేయవచ్చు మరియు త్వరలో ఈ చెక్ ఇన్ ఫోన్లో చేయవచ్చు మరియు ఇప్పుడు మీరు నెట్లో చెక్ ఇన్ చేయవచ్చు మీరు మీ బోర్డింగ్ కార్డును కూడా ప్రింట్ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో మీరు మీ లగేజీ ట్యాగ్లను మీ ఇంటి నుండి రిమోట్గా ప్రింట్ చేయవచ్చు మరియు విమానాశ్రయంలోని బ్యాగేజ్ కౌంటర్లో డిపాజిట్ చేయవచ్చు మరియు మీకు చెక్ ఇన్ బ్యాగేజ్ లేకపోతే మీరు ఇప్పటికే మీ బోర్డింగ్ కార్డును ప్రింట్ చేసి నేరుగా ద్వారం గుండా బోర్డింగ్కు వెళ్లండి ఇది సామర్థ్యాన్ని పెంచుతుంది మౌలిక సదుపాయాలపై డిమాండ్ తగ్గిస్తుంది ఒక విధంగా శక్తి స్థలం మరియు మొదలైన వాటిపై డిమాండ్ తగ్గుతుంది మొత్తంగా సర్వీస్ డెలివరీ యొక్క ఆర్థిక వ్యవస్థను మారుస్తుంది ఉదాహరణకు ATM ATM లావాదేవీలు భౌతిక శాఖలో కూర్చున్న మానవ టెల్లర్ లావాదేవీ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుందని మనముందుగా చర్చించామని మీకు తెలుసు వర్చువల్ డెలివరీ కొత్త సేవా అవకాశాలను సృష్టించగలదు మీరు మారుమూల గ్రామాలకు చెల్లింపు సేవలను అందించవచ్చు గ్రామాల్లోని ప్రజలకు సామాజిక ప్రయోజనాలను నేరుగా అందించవచ్చు కాబట్టి సైబర్ నెట్వర్క్లు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారిత నెట్వర్క్లు సేవా డెలివరీని మార్చడం కొత్త సేవలను సృష్టించడం మరియు అనేక రకాల ఆవిష్కరణలకు తలుపులు తెరుస్తున్నాయి కాబట్టి మేము మునుపటి స్లయిడ్లకు తిరిగి వెళ్తాము రెండూ సి ప్రహ్లాద్ మరియు రామస్వామి వాస్తవానికి దాని లోపల పనిచేసే సంస్థలు సొంత సరిహద్దు అని ఎత్తి చూపారు కాబట్టి వినియోగదారునికి ఒక నిష్క్రియాత్మక వినియోగదారుడు ఒక బ్లాక్ బాక్స్ కాబట్టి దానిలోని సంస్థ సరఫరా గొలుసు నిర్వహణ లేదా సంస్థ వనరుల ప్రణాళిక వంటి కార్యాచరణ ప్రక్రియలను కలిగి ఉంది కాబట్టి ఇది సరఫరాదారులతో కనెక్షన్ కలిగి ఉంది మరియు దీనికి డెలివరీలు ఛానెల్లు ఈ రెండు సెషన్లలో మేము చర్చిస్తున్న అంశంతో కనెక్షన్ ఉంది కాబట్టి ఛానెల్ భాగస్వాములు సంస్థాగత కార్యకలాపాలు మరియు సంస్థ యొక్క సరఫరాదారులు నెట్వర్క్లో ఉన్నారు కానీ ఇది వినియోగదారులకు అపారదర్శకంగా ఉంది కానీ ఈ రోజు మనం చూస్తున్నది ఏమిటంటే వివిధ రకాల సర్వవ్యాప్త నెట్వర్క్ల విస్తరణ కారణంగా అపారదర్శక నిర్మాణం నెట్వర్క్ల యొక్క చాలా పారదర్శక ద్రవ కూటమికి దారితీసే టెక్నాలజీ ఆధారిత నెట్వర్క్లు కాబట్టి ఇప్పుడు మనం ముందు చర్చించినట్లుగా సంస్థ అనేది నెట్వర్క్లో భాగం అది సరఫరాదారులు భాగస్వాములు బయటి డిజైనర్లు విశ్వవిద్యాలయాలు ఇతర విజ్ఞాన వనరులు ఇది ఒక నెట్వర్క్ వినియోగదారులు కూడా తమ సొంత నెట్వర్క్లో ఉన్నారు మరియు ఈ రెండు నెట్వర్క్లు ఒకదానితో ఒకటి సంకర్షణ చెందుతాయి అలాగే మా నెట్వర్క్లు మరియు చాలా ఆసక్తికరమైన ఆవిష్కరణలు ఉద్భవించాయి ఉదాహరణకు నేడు వినియోగదారులు సంస్థ చేయవచ్చు అనేక నెట్వర్క్లలో భాగం కావచ్చు ఇది చైనా అంతటా ఆనందకరమైన యాత్రకు వెళ్లాలనుకునే 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల నెట్వర్క్ కావచ్చు వారు నా ప్రయాణం లేదా యాత్ర చేయడం వంటి నెట్వర్క్ మధ్యవర్తిని ఉపయోగించి చర్చలు జరపవచ్చు వాటిలో చాలా వరకు గోఐబిబో మరియు ఈ నెట్వర్క్ కనెక్షన్లు హోటళ్ల నెట్వర్క్లు ఎయిర్లైన్లు టూర్ ఆపరేటర్లు ఒపెరా షోల టిక్కెట్లు మొదలైనవాటిని ఉపయోగించవచ్చు సంక్లిష్ట లావాదేవీల మొత్తం శ్రేణి జరగవచ్చు ఇది వినియోగదారుల నెట్వర్క్ నెట్వర్క్ నుండి మెరుగైన ధరలను చర్చించడానికి అనుమతిస్తుంది ఇది సరఫరా వైపు ఉంది మరియు నెట్వర్క్లు ఉన్నాయి ఇవి మరింత సమర్థవంతమైన లావాదేవీని సులభతరం చేస్తాయి ఇది వ్యక్తిగత వినియోగదారులకు ఎక్కువ మొత్తంలో లావాదేవీ తగ్గింపులను అందిస్తుంది వినియోగదారుల ఈ సామర్థ్యం త్వరగా నెట్వర్క్లో భాగం అవుతుంది స్పష్టంగా వారి చర్చల శక్తిని బాగా పెంచుతుంది మరియు అనేక కొత్త సర్వీస్ డెలివరీ అవకాశాలను సృష్టిస్తుంది సర్వీస్ డెలివరీ సైట్లో మనం త్వరలో మరికొన్ని ఆసక్తికరమైన అవకాశాలను చూస్తాము కానీ దానికి ముందు నేను చెప్పిన వైఫై వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ స్మార్ట్ కార్డ్లు ఆక్టోపస్ వంటి వాటిని హైలైట్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ ఒక రకమైన ఉత్పత్తి సేవా వ్యవస్థలు భౌతిక చానెల్లు మరియు వర్చువల్ ఛానెల్ల సంగమం కాబట్టి సాంకేతికతలు బిల్డింగ్ బ్లాక్లను సృష్టిస్తాయి బిల్డింగ్ బ్లాక్లు తరచుగా వినియోగదారులు లేదా వినియోగదారులు తో కలిసి గూగుల్ ప్లస్ లేదా ఫేస్బుక్ లేదా యాహూ లేదా అనేక ఇతర ప్లాట్ఫారమ్ల ద్వారా నెట్వర్క్ ప్లాట్ఫారమ్ల ద్వారా వినూత్న రీతిలో సులభతరం చేయబడతాయి మరియు తద్వారా ఇది మాత్రమే ప్రయోజనం కాదు వర్చువల్ స్టోర్ ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుంది లేదా మీరు మంచి ధరలను పొందవచ్చు ఎందుకంటే కొంతమంది మధ్యవర్తులు అవసరం లేదు లేదా వేలాది పుస్తకాలను నిల్వ చేయడానికి కొంత భౌతిక మౌలిక సదుపాయాలు అవసరం లేదు మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లేదా ఇతర స్నాప్ డీల్ వంటి వివిధ సేవల నుండి కొత్త పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు ఇక్కడ సరఫరాదారులు కూడా ప్రయోజనం పొందుతారు ఎందుకంటే వారు చాలా పెద్ద గిడ్డంగిలో వివిధ రకాల ఉత్పత్తులను కూడబెట్టుకోవాల్సిన అవసరం లేదు వారు ఒకదానితో ఒకటి లావాదేవీలు చేయవచ్చు కాబట్టి ప్రాథమికంగా వారు ఫ్లిప్కార్ట్ వంటి సేవలను రెండు రాశులను నిర్వహించగలరు ఒక వైపు కస్టమర్ రాశులు మరియు మరొక వైపు సరఫరా రాశులు కాబట్టి మీకు ఒక పుస్తకం మరియు ఒక రీడింగ్ గ్లాస్ మరియు ఒక ఆసక్తికరమైన టేబుల్ ల్యాంప్ కావాలి మరియు అవి మూడు విభిన్న వనరుల నుండి రావచ్చు మరియు అవి మీకు చేరతాయి మరియు సరఫరా చేయబడతాయి ఒక వైపు నెట్వర్క్లు మరొక వైపు నెట్వర్క్లు మరొక నెట్వర్క్ల ద్వారా కనెక్ట్ చేయబడుతున్నాయి కాబట్టి ఇవి కస్టమర్ యొక్క మంచిని తెలుసుకోవడానికి కూడా వీలు కల్పిస్తాయి మా ద్వారా మేము వ్యాపారం వైపు అర్థం చేసుకున్నాము మరియు కస్టమర్ యొక్క మంచిని తెలుసుకున్న తర్వాత సారూప్య అవసరాల యొక్క ఒకే విధమైన అభిరుచుల వినియోగదారులను ఒకరితో ఒకరిని కనెక్ట్ చేయవచ్చు మరియు ఇది మధ్యవర్తుల కోసం ఈ కొత్త పాత్రను సృష్టిస్తుంది కాబట్టి మునుపటి రోజుల్లో మధ్యవర్తులు సేవను తీసుకున్నారు వారు కొన్ని అనుబంధ సేవల వంటి కొన్ని మెరుగుదలలను జోడించి ఉండవచ్చు కాబట్టి మీరు రిఫ్రిజిరేటర్ను కొనుగోలు చేయవచ్చు మధ్యవర్తి మీకు కొన్ని పవర్ కండిషనింగ్ పరికరాలు వోల్టేజ్ స్టెబిలైజర్లు మరియు మొదలైనవి ఇవ్వగలరు వారు ఇన్స్టాలేషన్ సేవను కూడా జోడిస్తారు కాబట్టి మధ్యవర్తి వస్తువుకి కొంత అనుబంధాన్ని జోడించి పంపిణీ చేస్తారు కానీ నేడు మధ్యవర్తి పాత్ర ఈ రకమైన a b → c వెళుతుంది అని కాదు కానీ మధ్యవర్తి పాత్ర ఇప్పుడు మరింత వైవిధ్యంగా ఉంది కాబట్టి ఆ మధ్యవర్తి ఇప్పుడు వివిధ రకాల నెట్వర్క్లను సృష్టించే విభిన్న ఆకృతులను తీసుకోవచ్చు మేము సాంప్రదాయ హబ్ మరియు స్పోక్ నెట్వర్క్ను కలిగి ఉండవచ్చు ఇది ప్రధాన సరఫరాదారుడు ఉదాహరణకు ఇది IRCTC ద్వారా పనిచేస్తున్న భారతీయ రైల్వే వారు ఏజెంట్లను కలిగి ఉండవచ్చు వారు నేరుగా కస్టమర్లతో వ్యవహరించవచ్చు లేదా వారు IRCTC ఏజెంట్ల ద్వారా వ్యవహరించవచ్చు మరియు అనేక మంది కస్టమర్లతో వ్యవహరించవచ్చు మరియు సేవ అందించబడుతుంది కానీ వివిధ రెగ్యులేటరీ కారణాల వల్ల బహుశా రైల్వేల విషయంలో ఇది సాధ్యం కాదు కానీ ఇప్పుడు చాలా మంది కస్టమర్లు కలిసి ఒక ట్రిప్ కోసం చర్చలు జరపడం సాధ్యమవుతుంది మరియు ఈ కస్టమర్లు ఒకరినొకరు తెలుసుకోకపోవచ్చు కానీ వారు కలిసి ఉండవచ్చు ఎందుకంటే వారు ఒక నిర్దిష్ట కాలంలో ఐరోపాలోని అదే ప్రదేశాలను సందర్శించాలనుకుంటున్నారు మరియు వారందరూ "మేక్ మై ట్రిప్" లేదా "ఐబిబో" వంటి నెట్వర్క్ను ఆశ్రయించారు మరియు వారు కలిసి దీనిని చర్చల బ్లాక్గా మార్చారు మరియు వారు ఇప్పుడు టూర్ ఆపరేటర్లు హోటళ్లు రవాణా సేవలు మరియు ఐరోపాలో వివిధ నెట్వర్క్లతో చర్చలు ప్రారంభించవచ్చు మరియు చాలా ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీని సృష్టించవచ్చు కాబట్టి ప్రాథమికంగా నెట్వర్క్లు మనం డిజిటల్ బిజినెస్ ఎకోసిస్టమ్ అని పిలుస్తున్న వాటిని సృష్టిస్తున్నాయి కాబట్టి మధ్యవర్తులు లేదా సర్వీస్ డెలివరీ భాగస్వాముల సాదా వనిల్లా పాత్ర నుండి కస్టమర్లు ఇతర కస్టమర్లతో సహ సృష్టించడం సర్వీస్ ప్రొవైడర్ల నెట్వర్క్లను నొక్కడం ద్వారా విలువ ప్రతిపాదనలు బహుళ నిర్మాణాలు సాధ్యమవుతున్నాయని మనం ఎక్కువగా చూస్తున్నాము మరియు మీరు ఈ మూడు రేఖాచిత్రాలను పక్కన పెట్టడం కాకుండా ఈ సాంప్రదాయ హబ్ మరియు మాట్లాడేదాన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను కానీ ఈ రెండు నెట్వర్క్లు రింగ్ నెట్వర్క్ మరియు మల్టీ నెట్వర్క్ని చూడండి నెట్వర్క్ శక్తిపై వినూత్నంగా ఆలోచించడం ద్వారా వినూత్న కొత్త సేవలను సృష్టించవచ్చు సేవ డెలివరీ మెకానిజమ్లను మెరుగుపరచవచ్చు మరియు ఇది మన ఫోరమ్లో చర్చ కోసం చాలా సజీవమైన అంశం కావచ్చు మరియు మీ ఇన్పుట్ల కోసం ఎదురుచూస్తుంటాను నేను ఈ ఆసక్తికరమైన రేఖాచిత్రాన్ని మాత్రమే మీ ముందు ఉంచుతాను ఇది క్రాన్ఫీల్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చేసిన ఒక ఆసక్తికరమైన పని నుండి స్వీకరించబడింది కాబట్టి ఇక్కడ మేము గ్లోబల్ సర్వీస్ నెట్వర్క్ వ్యూహాన్ని చూస్తాము ఇది సేవ ఆవిష్కరణ కోసం మీ ఆలోచనను ప్రేరేపిస్తుంది కాబట్టి ఈ నెట్వర్క్ వ్యూహం గురించి సమాచారం ఉందని మార్కెట్ కోరుకునే ఉద్దేశ్యాలు వనరులు కోరుకునే ఉద్దేశ్యాలు కొన్ని వ్యూహాత్మక ఆస్తులు పరస్పర సంపూరక ఆస్తులు ఉద్దేశ్యాలు కోరుకునే సామర్థ్యాలు మరియు సమర్థత కోరుకునే సామర్థ్యాలు ఉన్నాయని ఈ పరిశోధన పని నుండి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఈ ఉద్దేశాలు నెట్వర్క్ ద్వారా సేవా ఆవిష్కరణను నడిపిస్తాయి మనం చర్చిస్తున్నట్లుగా గ్లోబల్గా వెళ్లినప్పుడు ఈరోజు అనేక సేవలు పుట్టగానే అవి ప్రపంచవ్యాప్తంగా పుట్టాయి కాబట్టి కొద్దిమంది భారతదేశంలో ఫ్లిప్కార్ట్ లేదా భారతదేశంలో గోఐబిబో వంటి సేవను సృష్టించినా కానీ అవి ప్రపంచవ్యాప్తం అవుతాయి మీరు జర్మనీలో ఊబర్ లేదా ఓలా క్యాబ్లు వంటి సేవను సృష్టించినట్లయితే అవి చాలా సులభంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయి స్టార్ బక్స్ లేదా ఫెడరల్ ఎక్స్ప్రెస్ వంటి సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడానికి అనేక సంవత్సరాలు పట్టింది ఒకప్పటికి భిన్నంగా ఈరోజు వారు ఎందుకు గ్లోబల్గా సులభంగా వెళ్లగలుగుతున్నారో అర్థం చేసుకోవడానికి ఈ రేఖాచిత్రం మీకు సహాయం చేస్తుంది చివరగా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే సాంప్రదాయకంగా వస్తువుల తయారీ మరియు రూపకల్పన మరియు తయారీ మరియు విక్రయించిన తర్వాత సేవ గురించి ఆలోచించిన తర్వాత మేము సేవను చూశాము కాబట్టి సేవను తరచుగా విక్రయాల సేవ తర్వాత పిలుస్తారు కానీ ఈ ప్రత్యేక రేఖాచిత్రం గురించి లోతుగా ఆలోచించండి మరియు నేడు మీరు ఒక ఉపకరణాన్ని కొనుగోలు చేసినప్పుడు వాషింగ్ మెషిన్ లేదా రిఫ్రిజిరేటర్ లేదా టీవీ అని చెప్పారని మీరు గ్రహించారు ఎన్ని ఛానెల్ రిటైల్ సేవలను అందించడానికి మీకు ఈ ప్రాప్యత ఉంది మీరు నెట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు మీరు భౌతిక దుకాణానికి వెళ్లవచ్చు కాబట్టి ఈ భౌతిక మరియు వర్చువల్ స్టోర్లు ఈ విభిన్న రకాలు ఉన్నాయి అది అందుబాటులో ఉంది ఇక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు కానీ సమయం వస్తుంది ఇది ఇప్పటికే కంప్యూటర్ల విషయంలో అందుబాటులో ఉంది ఇక్కడ మీరు చాలా చివర నుండి ప్రారంభించవచ్చు మీరు వెబ్ ఆధారిత సేవతో సంభాషించవచ్చు ఈ రోజు డెల్ కంప్యూటర్లలో మరియు అనేక ఇతర వాటిలో అందుబాటులో ఉంది మీరు మీ స్వంత కంప్యూటర్ మానిటర్ లేదా మెమరీ పరిమాణం CPU రకం మరియు అన్నింటినీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఆపై అది వెనుకకు వెళుతుంది మరియు అది పొందుతుంది ఇది కాంపోనెంట్ సబ్ అసెంబ్లీల యొక్క ముందుకు కదిలే చర్యను ట్రిగ్గర్ చేస్తుంది మరియు చివరకు మీ స్థానంలో ఆపరేటింగ్ చేయబడి డెలివరీ చేయబడుతుంది కాబట్టి ఇంతకు ముందు ఇది ఒక కథలా ఉండేది నేడు ఈ కథ మొత్తం వ్యవస్థను ఊపేస్తోంది కాబట్టి ఈ నెట్వర్క్లు మరియు నెట్వర్క్లు పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుచుకోవడం వల్ల చివరి దశ వినియోగదారుడికి అధిక శక్తి ఉంది దీని ఫలితంగా మీరు మీ స్వంత మొబైల్ మరియు మీ స్వంత వ్యక్తిగత కోరికలను కాన్ఫిగర్ చేయగలిగే సమయం చాలా దూరంలో లేదు మరియు అది మీకు అందించబడుతుంది మరియు చాలా ఆసక్తికరంగా చాలా నియంత్రించబడిన విద్య మరియు డెలివరీ కోసం స్ట్రెయిట్జాకెట్ కాబట్టి మీకు బ్యాచిలర్స్ మాస్టర్ విభిన్న కోర్సులు డిగ్రీ సర్టిఫికేట్లు మరియు మొదలైనవి ఉన్నాయి కళాశాలలు యూనివర్సిటీలు ఇనిస్టిట్యూట్లు వంటి భౌతిక డెలివరీ స్థలాలు ప్రత్యేకించి కస్టమర్ లాగిన సిబ్బంది అవసరాల వారీగా సంకలనం చేయబడిన నాలెడ్జ్ ప్యాకేజీల కోసం ఉన్నత విద్య కోసం అన్నింటికీ అవకాశం ఇవ్వవచ్చు నెట్వర్క్ ద్వారా వివిధ మూలాల నుండి సంకలనం చేయబడింది మరియు నెట్వర్క్ల ద్వారా తుది వినియోగదారునికి వివిధ మార్గాల్లో పంపిణీ చేయబడుతుంది కాబట్టి మనం వార్తాపత్రిక లో చూసిన ఈ రేఖాచిత్రం ఉంది ఈ సంగీతం వంటి వాటిని అందిస్తుంది విభిన్న నెట్వర్క్ ఎనేబుల్డ్ సేవలకు మార్గం ఇవ్వడం ద్వారా విద్య లేదా ఆరోగ్య సంరక్షణ వంటి సాంప్రదాయ సేవలను విస్తరించవచ్చు మరియు మార్చవచ్చు చాలా ఆవిష్కరణలు ఇంకా రావాల్సి ఉంది అవి వస్తున్నాయి మరియు నేటి సెషన్ తర్వాత నేను మీకు అందించిన మూడు నెట్వర్క్ రేఖాచిత్రాన్ని లేదా ప్రహ్లాద రామస్వామి పని నుండి ఈ రెండు రేఖాచిత్రం మరియు ఈ మూడు రేఖాచిత్రాలను చూడాలని నేను కోరుకుంటున్నాను మీ చర్చను ప్రేరేపించడానికి ఈ మూడు రకాల నెట్వర్క్లు ఉన్నాయి ఈ కోర్సులో తోటివారితో మీ పరస్పర చర్య లేదా సర్వీస్ ప్రొవైడర్లతో పాటు సేవా వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండే కొత్త సేవను ప్రతిపాదించడానికి ఆలోచించండి ధన్యవాదాలు